కాబట్టి గత కొన్ని ఉపన్యాసాలలో మనము గడియారం గురించి మరియు ఒక రూపకల్పనలో తలెత్తే వివిధ సమయ సమస్యల గురించి మాట్లాడుతున్నాము మరియు హోల్డ్ టైమ్ వక్రీకరణ సెటప్ సమయం మొదలైన కొన్ని అవరోధాలు ఏమిటో తెలుసుకున్నాము సరైన కార్యాచరణ వ్యవస్థను కలిగి ఉండటానికి వాటిని చేర్చాలి ఈ రోజు ఈ వారంలో వాస్తవానికి మనం టైమింగ్ అని పిలువబడే దానిపై మన చర్చను ప్రారంభిస్తాము టైమింగ్ క్లోజర్ అంటే మనకు కొన్ని అవసరాలు ఉన్నాయని మీరు చూస్తున్నారు ఇది స్పెసిఫికేషన్ల నుండి రావచ్చు మనకు ఏ విధమైన సమయ ప్రవర్తన కావాలి మనం రూపకల్పన చేస్తున్న సర్క్యూట్ నుండి ఏమి కావాలి కాని అది సాధ్యమైనప్పుడు నెట్ జాబితాను రూపొందించాము మనము ఉంచినప్పుడు బ్లాక్లు ఇంటర్కనెక్షన్ నెట్స్కు మళ్ళించాము అప్పుడు ఆ సమయ పరిమితుల్లో కొన్ని ఉల్లంఘించబడవచ్చు ఏవైనా అవరోధాలు ఉల్లంఘించబడుతున్నాయో లేదో వేగంగా అంచనా వేయడం ఎలా అని టైమింగ్ క్లోజర్ చెబుతుంది మరియు ఏదైనా ఉల్లంఘనను మనం చూస్తే ఆ ఉల్లంఘనలను సరిగ్గా నివారించగలిగేటప్పుడు మనం తీసుకోవలసిన లేదా అవలంబించే చర్యలు ఏమిటి కాబట్టి ఇది వచ్చే వారం మన చర్చనీయాంశం టైమింగ్ క్లోజర్ కాబట్టి చిప్ యొక్క లేఅవుట్ సృష్టించబడినప్పుడు చూడండి చిప్ యొక్క లేఅవుట్ సృష్టించబడిందని నేను చెప్పినప్పుడు ఇది మొత్తం బ్యాక్ ఎండ్ డిజైన్ ప్రాసెస్ ద్వారా కాబట్టి ఫ్రంట్ ఎండ్ డిజైన్ నుండి మీకు లభించే నెట్లిస్ట్ నుండి మనము కొన్ని సర్క్యూట్ విభజన చేయవచ్చు అప్పుడు మనము బహుశా ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ రౌటింగ్ మరియు ఫైనల్ లేఅవుట్ చేయవచ్చు చిప్ యొక్క చివరి లేఅవుట్ ఇలా కనిపిస్తుంది మరియు లేఅవుట్ 2 అడ్డంకులను సంతృప్తి పరచాలి మొదటిదాన్ని రేఖాగణిత పరిమితులు అని పిలుస్తారు ఇవి మనం తరువాత కొంత వివరంగా చర్చిస్తాము రేఖాగణిత పరిమితులు ఈ కణాలు అతివ్యాప్తి చెందకుండా ఉండాలని మరియు రౌటబిలిటీ కోసం మధ్యలో తగినంత స్థలం ఉండాలి మనము రేఖాగణిత పరిమితులను చెప్పినప్పుడు ఇది కణాలు లేదా బ్లాక్లు మాత్రమే కాదు చిప్ యొక్క తుది లేఅవుట్ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు అది కూడా కనిష్ట స్థాయికి వెళ్ళవచ్చు ఇప్పుడు చిప్ యొక్క చివరి లేఅవుట్లో నేను చెప్పినట్లుగా మనకు వేర్వేరు పొరలు ఉన్నాయి మీరు గుర్తుచేసుకుంటే అక్కడ ప్రాథమిక లక్షణాలు దీర్ఘచతురస్రాకార ప్రాంతాల మాదిరిగా కనిపిస్తాయి మరియు ఈ ప్రాంతాలు పాలిసిలికాన్ పొర విస్తరణ పొర లోహ వివిధ పొరలలో ఉండవచ్చు లోహం మరియు మొదలైనవి కాబట్టి చివరకు మనకు కొన్ని దీర్ఘచతురస్రాకార ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ పొర వద్ద తలెత్తే కొన్ని అవరోధాలు ఇలా ఉండవచ్చు నాకు 2 పంక్తులు ఉన్నాయని అనుకుందాము ఇది ఒకదానికొకటి సమాంతరంగా నడుస్తున్న ఇంటర్ కనెక్షన్లను సూచిస్తుంది 2 విషయాలు ఉన్నాయి ఈ పంక్తుల వెడల్పు ఎంత ఎందుకంటే ఈ రేఖ యొక్క వెడల్పు ఈ పంక్తుల R1 మరియు R2 యొక్క ప్రతిఘటన ఏమిటో నిర్ణయిస్తుంది రెండవది ఈ 2 పంక్తుల మధ్య విభజన ఈ 2 పంక్తుల విభజన ఈ 2 నడుస్తున్న వైర్ల మధ్య కెపాసిటెన్స్ను నిర్ణయిస్తుంది కాబట్టి ప్రాథమికంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనకు సుదీర్ఘ ప్రసార లింక్ ఉన్నప్పుడు RC జాప్యం పరిగణలోకి వస్తుంది మరియు ఎల్మోర్ జాప్యం మోడల్ వంటి ఈ జాప్యాలను మోడల్ చేయడానికి కొన్ని సుమారు మార్గాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని వైర్లు వేయబడినప్పుడు కొన్ని RC జాప్యం కావచ్చు మరియు ఈ జాప్యాలు వైర్ల వెడల్పు పొడవు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వైర్ల పొడవు మరియు ఇంటర్ వైర్ కెపాసిటెన్స్ నిర్ణయించేది కొన్ని ఇతర సమాంతర తీగలు కాబట్టి ఇది మొదటి రకమైన అడ్డంకి రేఖాగణిత పరిమితి మరియు రెండవ రకమైన అడ్డంకి అని మనము ఇంతకుముందు మాట్లాడాము మనకు సిస్టమ్లో ఈ నిల్వ సెల్ ఫ్లిప్ ఫ్లాప్లు లేదా లాచెస్ ఉన్నప్పుడు కాబట్టి ఈ నిల్వ అంశాలు కొన్ని స్వాభావిక సెటప్ను కలిగి ఉంటాయి మరియు హోల్డ్ అవసరాలను కలిగి ఉంటాయి కాబట్టి సెటప్ సమయం ఏమిటో మీకు గుర్తుందా గడియారపు అంచు వచ్చినప్పుడల్లా అంతకు ముందు నేను నా ఇన్పుట్ను స్థిరంగా ఉంచాలి అది సెటప్ సమయం గడియారం అంచు తర్వాత నా డేటాను ఎంత ఎక్కువ సమయం స్థిరంగా ఉంచాలో హోల్డ్ టైమ్స్ చెబుతాయి లేకపోతే ఫ్లిప్ ఫ్లాప్ తప్పుగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఈ సెటప్ మరియు హోల్డ్ టైమ్స్ ఇవి స్టోరేజ్ ఎలిమెంట్స్ యొక్క లక్షణాలు మరియు ఇవి డిజైనర్ల నియంత్రణలో లేనివి డిజైనర్ గడియారపు చెట్టు యొక్క డిఫరెంట్ లేఅవుట్ ద్వారా గడియారపు వక్రతను నియంత్రించవచ్చు ఉదాహరణకు మీరు నియంత్రించగల ఇతర సమయాలు కానీ ఈ సెటప్ హోల్డ్ టైమ్స్ అనేది మనము డిజైన్లో ఉపయోగించే ఈ నిల్వ పరికరాల లక్షణాలు కాబట్టి ఈ అవసరాలను తీర్చడానికి లక్ష్యంగా ఉన్న మొత్తం ఆప్టిమైజేషన్ ప్రక్రియను విస్తృతంగా టైమింగ్ క్లోజర్అంటారు టైమింగ్ క్లోజర్దగ్గరగా నెట్లిస్ట్ను చూడటమే కాదు రేఖాగణిత మరియు సమయ పరిమితులు నెరవేరాయో లేదో మీకు తెలియజేస్తుంది మీరు సమయ అవగాహన ప్లేస్మెంట్ మరియు రౌటింగ్ పరిష్కారాలను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు ప్లేస్మెంట్ను సృష్టించేటప్పుడు మీ తుది సమయ పరిమితులు లేదా లక్ష్యాలను సాధించే విధంగా మీరు ఒక రౌటింగ్ను సృష్టిస్తారు అధిక పనితీరు గల చిప్ లేదా సర్క్యూట్ యొక్క బ్యాక్ ఎండ్ డిజైన్ కోసం డిజైన్ ప్రవాహాన్ని మోడల్ చేయండి కాబట్టి టైమింగ్ క్లోజర్ గురించి మాట్లాడాలి వస్తే నేను చెప్పినట్లుగా ప్లేస్మెంట్ మరియు రౌటింగ్ ముఖ్యమైన మార్గాలను ఏర్పరుస్తాఇ ఇప్పుడు విస్తృతంగా ఇక్కడ 3 విషయాలు మొదట ఉన్నాయి ప్లేస్మెంట్ కాబట్టి బ్లాక్లను ఎలా ఉంచాలి సిగ్నల్ జాప్యం మా అవసరాలకు అనుగుణంగా సమయ పరిమితులను తీర్చగలదు బ్లాక్ ప్లేస్మెంట్ ఖరారైన తర్వాత ఇప్పుడు మీరు చూస్తారు ఆపై మాత్రమే మనము కొన్ని వాస్తవిక మరియు ఖచ్చితమైన అంచనా వేయవచ్చు ఇంటర్ కనెక్షన్ జాప్యం గేట్ జాప్యం లేదా సెల్ జాప్యం వంటి జాప్యాలు స్థానాలు స్థిరంగా లేనప్పుడు ఈ జాప్యాలు కూడా మారవచ్చు మరియు జాప్యం అనేది వైర్ ఎంత పొడవుగా ఉందో అని మాత్రమే కాదు కానీ పొరుగు విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి సమాంతరంగా నడుస్తున్న ఇతర వైర్లు ఒకే పొరలో లేదా వేర్వేరు పొరలలో ఉండవచ్చు అక్కడ కెపాసిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది క్రాస్ టాక్ లాంటిది ఉంటుంది అది కూడా మనము తరువాత చర్చిస్తాము కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇది ప్లేస్మెంట్ అప్పుడు మనకు టైమింగ్ డ్రివెన్ లేదా టైమింగ్ అవేర్ రూటింగ్ ఉంటుంది మరలా లోహ కనెక్షన్లను ఉపయోగించి వేర్వేరు వలలను ఎలా లేఅవుట్ చేయాలి తద్వారా సిగ్నల్ జాప్యం మన అడ్డంకులు లేదా అవసరాలకు అనుగుణంగా ఉంటుంది ఈ ప్లేస్మెంట్ మరియు రౌటింగ్ తర్వాత ఏమి జరగవచ్చు కొన్ని జాప్యాలు ఇప్పటికీ మన అవసరాలను తీర్చలేదని మనము కనుగొనవచ్చు కాబట్టి మనం భౌతిక సంశ్లేషణ అని పిలువబడే వాటికి తిరిగి రావలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏమి చేస్తాము మనము వివిధ పద్ధతులను వర్తింపజేస్తాము కాబట్టి వీటిలో కొన్నింటిని తరువాత మరింత వివరంగా చర్చిస్తాము ఒక నిర్దిష్ట నెట్ యొక్క జాప్యంన్ని తగ్గించడానికి ఈ పద్ధతులు ఉపయోగించబడతాయి కాబట్టి విస్తృత విధానాలు ఏమిటి ఇంకా చాలా ఉన్నాయి ప్రధాన విధానాలు ఇక్కడ ప్రస్తావించబడింది కాబట్టి మీరు ట్రాన్సిస్టర్ లేదా ఒక గేటును పెద్దగా లేదా చిన్నదిగా చేయవచ్చు దీనిని సైజింగ్ అంటారు కాబట్టి మీరు దాన్ని పెద్దగా చేస్తే జాప్యం తగ్గుతుంది మీరు చిన్నదిగా చేస్తే జాప్యం పెరుగుతుంది కాబట్టి మీరు ఒక మార్గం యొక్క జాప్యం తగ్గించాలనుకుంటున్నారా లేదా పెంచాలనుకుంటున్నారా అనేదానిపై ఆధారపడి మీరు సరిగ్గా ఒక గేట్ లేదా ట్రాన్సిస్టర్ను పరిమాణపరచవచ్చు ఇది మొదటి టెక్నిక్ మరియు క్లాక్ నెట్ డిజైన్లో చర్చించినప్పుడు మనము మాట్లాడిన రెండవ టెక్నిక్ పొడవైన తీగ కలిగి ఉంటే ప్రచార జాప్యం ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి మొత్తం ప్రచారం జాప్యం తగ్గించడానికి మధ్యలో బఫర్లను చొప్పించడం ఎల్లప్పుడూ మంచిది మరియు మూడవదిగా మనం క్లిష్టమైన మార్గంలో ఒక సర్క్యూట్ను పునర్నిర్మించవలసి ఉంటుంది ఇది కూడా మనం ఎలా చేయవచ్చో తరువాత చర్చిస్తాము కానీ విస్తృతంగా ఇవన్నీ ఒక సర్క్యూట్ యొక్క జాప్యం తగ్గించగల పద్ధతులు కాబట్టి టైమింగ్ యొక్క ఈ దశ వెనుక ప్రధాన ప్రేరణ ఏమిటి రూపకల్పన యొక్క మునుపటి రోజులలో మీరు చూసిన విధంగా మనము ఎక్కువ టైమింగ్ గురించి ఆందోళన చెందలేదు సర్క్యూట్ యొక్క క్రియాత్మక ఖచ్చితత్వం గురించి మనము ఎక్కువ ఆందోళన చెందాము సర్క్యూట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో మరియు ప్రధానంగా ఏయే విభాగాలలో జాప్యం జరిగింది అనేది ఆ కాలంలో మనము తరచుగా ఇంటర్ కనెక్షన్ జాప్యాన్ని విస్మరించాము కాబట్టి మనము చెబుతున్నది ఏమిటంటే మొత్తం సర్క్యూట్ జాప్యానికి సిగ్నల్ ప్రచారం జాప్యం ప్రధాన కారణం మరియు ఆ కాలంలో మనము ఇంటర్ కనెక్షన్ వైర్ల జాప్యాన్ని విస్మరించాము ఎందుకంటే ఈ సెల్ ప్లేస్మెంట్ మరియు రౌటింగ్ సర్క్యూట్ పనితీరును ప్రభావితం చేయలేదు ఎందుకంటే మనము సర్క్యూట్ పనితీరును అంచనా వేసినప్పుడు గేట్ల జాప్యం గురించి మాత్రమే మాట్లాడాము మనము ఇంటర్ కనెక్షన్ యొక్క జాప్యం గురించి మాట్లాడలేదు కాబట్టి వైర్లు చిన్నవిగా ఉన్నాయా లేదా వైర్లు పొడవుగా ఉన్నాయా అనేది అప్రధానమైనది గేట్ జాప్యం తో పోల్చితే ఇంటర్ కనెక్షన్ జాప్యం చాలా తక్కువ అని మనము అనుకున్నాము 1990ల తరువాత పరికరాలు స్కేల్ చేయటం ప్రారంభించినప్పుడు MOS ట్రాన్సిస్టర్లు వాడారు దీనిని టెక్నాలజీ స్కేలింగ్ అంటారు కాబట్టి ఇక్కడ పరిస్థితులు మారడం ప్రారంభించాయి కాబట్టి ఇంటర్ కనెక్షన్ జాప్యం యొక్క సాపేక్ష ప్రభావం పెరగడం ప్రారంభమైంది మరియు గేట్ లేదా సెల్ జాప్యం తో పోల్చితే ఇంటర్ కనెక్షన్ జాప్యం ముందుగా ఆధిపత్యం చెలాయించే పరిస్థితి మనకు ఉంది తదుపరి స్లయిడ్ ఒక ఆలోచన ఇస్తుంది ఈ మొదటి రేఖాచిత్రాన్ని కేవలం 2 గేట్లు చూడండి 1 గేట్ యొక్క అవుట్పుట్ మరొక గేటును నడుపుతోంది కాబట్టి మనం ఏమి అంచనా వేస్తున్నాము మనము మొదటి గేటుకు కొంత ఇన్పుట్ను వర్తింపజేస్తున్నామని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాము కొంత సమయం తరువాత రెండవ గేట్ యొక్క ఇన్పుట్కు సంబంధిత విలువలు వస్తున్నాయి ఈ మొత్తం జాప్యం ఇప్పుడు 80 వ దశకంలో అవుట్పుట్ జాప్యం మొత్తం జాప్యం ఇన్పుట్లలో ఎక్కువ భాగం లాజిక్ గేట్ ఈ 85 శాతం జాప్యం ఇక్కడ దోహదపడింది మరియు మిగిలిన 15 శాతం జాప్యం ఇంటర్ కనెక్షన్లలో దోహదపడింది 90 ల మధ్యలో ఇంటర్ కనెక్షన్ జాప్యం పైకి వెళ్ళడం ప్రారంభించాయి ఎందుకంటే వైర్లు సన్నగా తయారవుతాయి మరియు గేట్లు కూడా చిన్నవి అవుతాయి అవి వేగంగా మారుతాయి కాబట్టి ఇప్పుడు సహకారం ఇక్కడ సుమారు 50 శాతం మరియు అక్కడ 50 శాతం అవుతుంది కాబట్టి లాజిక్ యొక్క అవుట్పుట్ జాప్యం నుండి సగం ఇంటర్ కనెక్షన్ల వల్ల మరియు సగం గేట్ జాప్యం కారణంగా ఉంటుంది మీరు లోతైన సబ్మిక్రోన్ టెక్నాలజీ డొమైన్లో ఉన్నప్పుడు ఈ రోజు మీరు చూస్తారు ఇక్కడ పరిస్థితి తారుమారైంది ఇప్పుడు ఇంటర్ కనెక్షన్లలో మనము 80 శాతం జాప్యం లేదా అంతకంటే ఎక్కువ ఆశిస్తున్నాము మరియు గేట్ జాప్యం 20 శాతం మాత్రమే కాబట్టి మీరు ఈ రోజు అధిక పనితీరు సర్క్యూట్ రూపకల్పనలో లేదా భౌతిక రూపకల్పనలో చూడవచ్చు ఇంటర్ కనెక్షన్ యొక్క మోడలింగ్ మరియు ప్రాపర్టీ రూటింగ్ ఇంటర్ కనెక్షన్లకు ఇది చాలా ముఖ్యమైనదిగా మారింది ఇది చాలా ముఖ్యమైన విషయం ఇదే ఈనాటి దృష్టాంతం ఇప్పుడు సెటప్ మరియు హోల్డ్ టైం యొక్క శీఘ్ర పునశ్చరణను చేసుకుందాము ఎందుకంటే మనము తదుపరి చర్చలలో జాప్యం సంబంధిత ఊహలను ఉపయోగిస్తాము కాబట్టి మనము క్లాకింగ్ గురించి చర్చించినప్పుడు చర్చించాము సర్క్యూట్ భాగాల ద్వారా ప్రచార ఆలస్యాన్ని పరిగణిస్తాము మనము సర్క్యూట్ భాగాల ద్వారా ప్రచారం జాప్యం అని చెప్పినప్పుడు కొన్ని నిల్వ అంశాలు ఉన్నాయని మనము చెబుతున్నాము నాకు సెటప్ ఫ్లిప్ ఫ్లాప్ రిజిస్టర్ R1 ఉంది కాబట్టి నాకు మరొక సెటప్ ఉంది ఫ్లిప్ ఫ్లాప్ రిజిస్టర్ R2 మరియు మధ్యలో సర్క్యూట్ కలయిక ఉంది కాబట్టి ఈ రెండు రిజిస్టర్లకు అందించే గడియారం ఉంది కాబట్టి మనము చెప్పినది ఏమిటంటే గడియారం నిర్దిష్ట కాల వ్యవధిని కలిగి ఉంటుంది ఈ విధంగా అనుకుందాము గడియారం వస్తుంది ఇది గడియార కాలం T అని అనుకుందాము ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఈ సమయం ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది వాస్తవానికి ఇది ఈ కాంబినేషన్ బ్లాక్ యొక్క జాప్యం మీద ఆధారపడి ఉంటుంది దీనిని డెల్టా అని పిలుద్దాం కాబట్టి ఇది డెల్టాపై ఆధారపడి ఉంటుంది ఇది సెటప్ సమయంపై కూడా ఆధారపడి ఉంటుంది ఇది హోల్డ్ టైమ్పై కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ సర్క్యూట్ గణించడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది మరియు ఆ తరువాత ఈ డేటా R2 యొక్క ఇన్పుట్ వద్ద లభిస్తుంది కాబట్టి నేను గడియారాన్ని వర్తింప చేయగలను సెటప్ కంస్ట్రయిన్ట్ తదుపరి గడియారపు అంచు రాకముందే నేను ఇన్పుట్ స్థిరంగా ఉండటానికి ముందు కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఈ డెల్టా మాత్రమే కాదు నేను ఈ సెటప్ సమయాన్ని ఈ మొత్తం క్యాపిటల్ Tకి తప్పక జోడించాలి మరియు క్లాక్ ఎడ్జ్ వచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత మరికొంత కాలం నేను ఇన్పుట్ స్థిరంగా ఉండాలి అని ఈ హోల్డ్ అవసరం చెబుతుంది కాబట్టి నా మొత్తం గడియార వ్యవధిలో డెల్టా మాత్రమే కాకుండా సెటప్ మరియు హోల్డ్ టైమ్స్ కూడా ఉండాలి ఈ విధంగా నా మొత్తం గడియార కాలం సరిగ్గా పెరుగుతుంది ఇది అవసరం కాబట్టి మనము ఉపయోగించే టైమింగ్ ఆప్టిమైజేషన్ సాధనాలు ఈ 2 అవరోధాలని సంతృప్తి పరచడానికి వారు ప్రచార జాప్యాన్ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు సెటప్ అడ్డంకిని కొన్నిసార్లు లాంగ్ పాత్ అడ్డంకి అని పిలుస్తారు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటానికి ఇది ఏమి చెబుతుంది ప్రతి నిల్వ మూలకం లేదా రిజిస్టర్కు సంబంధించి డేటా ఇన్పుట్ గడియారపు అంచు ముందు స్థిరంగా ఉండాలి కాబట్టి మనం దీన్ని సుదీర్ఘ మార్గం అడ్డంకి అని ఎందుకు పిలుస్తాము మీరు ఇక్కడ చూచిన మనము ఇక్కడ కనీస సమయం ఉండాలి అని రేఖాచిత్రంతో చెబుతున్నాము దీనికి ముందు డేటా స్థిరంగా ఉండాలి కాబట్టి కాంబినేషన్ సర్క్యూట్ యొక్క గరిష్ట చెత్త కేసు ప్రచారం జాప్యం ఉండాలి అందుకే నేను దీన్ని అత్యంత పొడవైన మార్గం అని పిలుస్తున్నాను కాంబినేషన్ సర్క్యూట్ ఉన్నందున ఏదైనా మార్గం చిన్నదిగా ఉండవచ్చు నేను ఇలాంటి సర్క్యూట్ కలిగి ఉండవచ్చు అనుకుందాము నాకు ఇలాంటి సర్క్యూట్ ఉందని అనుకుందాము 2 అవుట్పుట్లు ఉన్నాయి మొదటి అవుట్పుట్ జాప్యం అయిన తర్వాత మాత్రమే సింగల్ గేట్ యొక్క ఉత్పత్తి అవుతుంది కానీ రెండవ గేట్ 3 గేట్లకు అనుగుణంగా జాప్యం తర్వాత ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇక్కడ నేను అతి పొడవైన మార్గం అన్నపుడు ఇది రెండవ అవుట్పుట్ కు సమానమైన 3 గేట్ల జాప్యం అవుతుంది కాబట్టి నేను దానిని పరిగణనలోకి తీసుకోవాలి డెల్టా యొక్క గరిష్ట విలువ ఏమిటి కాబట్టి డెల్టా యొక్క ఏ విలువ తరువాత అవుట్పుట్లు ఖచ్చితంగా స్థిరంగా ఉంటాయి ఎందుకంటే ఇది ఒక గేట్ జాప్యం తర్వాత చాలా ముందుగానే స్థిరంగా అవుతుంది కాబట్టి డెల్టాలో పొడవైన మార్గం ఉండాలి కదా మనము సెటప్ సమయాన్ని పరిశీలిస్తున్నప్పుడల్లా అది సమయ పరిమితిని కలిగి ఉంటే అది ఎందుకు వస్తుంది కాబట్టి గడియారం అంచు తర్వాత మనము డేటాను కొంత సమయం స్థిరంగా ఉంచాల్సిన అవసరం ఉంది గడియారపు అంచు తర్వాత కూడా నేను కొంతకాలం డేటాను స్థిరంగా ఉంచాలి ఎందుకంటే దీనికి ముందు ఇన్పుట్ డేటా మారితే రెండవ రిజిస్టర్ మునుపటి దానిని ఆశించి ఉండవచ్చు ఇది తరువాతి గడియార చక్రంలోకి వెళ్లే బదులు అదే గడియార చక్రంలో డేటాను మార్చాలి ఎందుకంటే రిజిస్టర్లు గడియారపు అంచుకు ప్రతిస్పందించడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి గడియారపు అంచు వచ్చినప్పుడు రిజిస్టర్ తక్షణమే స్పందించదు దీనికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈసారి ఇక్కడ కనీస సమయం ముగిసిందని అంటారు మీరు డేటాను స్థిరంగా ఉంచాల్సిన హోల్డ్ సమయం ఇది కాబట్టి ఈ రిజిస్టర్ ఇన్పుట్ డేటాను నమ్మకంగా రికార్డ్ చేయవచ్చు మరియు నిల్వ చేస్తుంది సగటు సమయంలో ఇన్పుట్ మారడం ప్రారంభిస్తే అక్కడ తప్పు డేటా రావచ్చు చిన్న మార్గాలు ఇక్కడ సమస్యను సృష్టించగలవు కాబట్టి దీనిని చిన్న మార్గం అడ్డంకి అంటారు కాబట్టి మీరు 2 కేసులను పరిగణనలోకి తీసుకోవాలి డెల్టా మాక్స్ మరియు డెల్టా మిన్ కాబట్టి మీరు సెటప్ సమయం గురించి మాట్లాడేటప్పుడు మనము డెల్టా గరిష్టంగా పరిగణించాలి కాబట్టి అవుట్పుట్ స్థిరంగా మారడానికి గరిష్ట సమయం ఎంత మరియు ఆ తరువాత మీరు పి సెటప్ యొక్క సమయాన్ని ఇవ్వాలి మరియు ఈ t హోల్డ్ డెల్టా యొక్క కనీస సమయాన్ని చెబుతుంది ఎందుకంటే అదే గడియార చక్రంలో ఇది రెండుసార్లు నమోదు అవుతుంది అందువల్ల నేను ఈ రకమైన సహనాన్ని కలిగి ఉండాలి కాబట్టి దీనిని లాంగ్ పాత్ మరియు షార్ట్ పాత్ అడ్డంకులు అంటారు సెటప్ మరియు హోల్డ్ అడ్డంకులు కాబట్టి నేను చెప్పినదానిని రిఫ్రెష్ చేయడానికి సెటప్ అడ్డంకిలో సిగ్నల్ పరివర్తనాలు చాలా ఆలస్యంగా జరగవని మనము నిర్ధారించాము మరియు పరిమితులు మొత్తం చక్రం సమయం లేదా సమయ వ్యవధి కాంబినేషన్ సర్క్యూట్ జాప్యం సెటప్ సమయం మరియు ఏదైనా ఉంటే గడియారం వక్రంగా ఉంటుంది కాబట్టి టైమింగ్ మూసివేత యొక్క ప్రారంభ దశలు సాధారణంగా సెటప్ అడ్డంకులపై దృష్టి పెడతాయి కాబట్టి అది ఏమిటంటే సర్క్యూట్ సెటప్ అడ్డంకులను కలుస్తుందో లేదో తనిఖీ చేస్తుంది కాబట్టి మనం దీన్ని ఏమి చేయాలి మనము కాంబినేషన్ జాప్యం T కొంబు ఆలస్యాన్ని సరిగ్గా అంచనా వేయాలి ఎందుకంటే సెటప్ మరియు వక్రీకరణ ఇప్పటికే తెలుసు కాబట్టి ఇది మనం చేపట్టాల్సిన ప్రక్రియ కాంబినేషన్ సర్క్యూట్ అంతటా విస్తరించడానికి సిగ్నల్ పరివర్తనాలు ఎంత సమయం పడుతుంది అంటే 1 నిల్వ మూలకం నుండి మరొకదానికి రిజిస్టర్ దశల్లో ఉంచబడతాయి మరియు వాటి మధ్య కాంబినేషన్ సర్క్యూట్లు ఉన్నాయి అంచనా ఉండాలి అంచనా అంటే కాంబినేషన్ సర్క్యూట్ యొక్క జాప్యం కాబట్టి నిల్వ మూలకం యొక్క అవుట్పుట్ నుండి మీరు తదుపరి నిల్వ మూలకం యొక్క ఇన్పుట్ను చేరుకోవడానికి సిగ్నల్ పరివర్తనకు ఎంత సమయం పడుతుంది మరియు ఈ ప్రక్రియను ఒక టెక్నిక్ ద్వారా నిర్వహిస్తారు దీనిని స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ అంటారు కాబట్టి మనము దీనిని తరువాత మరింత వివరంగా చర్చిస్తాము కాబట్టి స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ తప్పనిసరిగా ఇది 2 పనులు చేస్తుంది ఇది గేట్స్ లేదా ట్రాన్సిస్టర్లtransistors ఇచ్చిన నెట్లిస్ట్తో మొదలవుతుంది కాబట్టి ఇచ్చిన సర్క్యూట్ నెట్లిస్ట్ మరియు ఇది సిగ్నల్స్ యొక్క వాస్తవ రాక సమయాన్ని మరియు అవసరమైన రాక సమయాన్ని లెక్కించడానికి ప్రయత్నిస్తుంది మనము తరువాత దీని గురించి వివరంగా తెలుసుకుంటాము అవుట్పుట్కు సంబంధించి అవసరమైన రాక సమయాలను వినియోగదారు అందించవచ్చు కాబట్టి మనము వాటిని ప్రతి టెర్మినల్ లేదా ప్రతి గేట్ కోసం లెక్కించాలి ఇప్పుడు మీరు దీన్ని చేసిన తర్వాత మీరు RAT మరియు AAT మధ్య వ్యత్యాసం మరియు సమయ ఉల్లంఘనలను గుర్తించగల కాల్ స్లాక్ను గుర్తించవచ్చు కొన్ని సెల్ కోసం వాస్తవ రాక సమయం అవసరమైన రాక సమయం కంటే ఎక్కువగా ఉందని మీరు కనుగొనవచ్చు కాబట్టి అక్కడ సమయ ఉల్లంఘన ఉంది కాబట్టి మీరు టైమింగ్ను కొన్ని విధాలుగా సర్దుబాటు చేయవలసి ఉంటుంది తద్వారా ఆ సమయ ఉల్లంఘనలను సరిగ్గా పరిష్కరించవచ్చు కాబట్టి మనము చూస్తాము మరియు మొదటి స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ సాధారణంగా మనము సిగ్నల్ పరివర్తనాలు జాప్యాన్ని చెత్త కేసు విలువలుగా మోడల్ చేస్తాము మరియు ఫాల్స్ మార్గాలు అని పిలువబడే ఏదో ఉందని కూడా చూస్తాము అవి కూడా పరిగణించబడతాయి ఫాల్స్ మార్గాలు ఇలా ఉన్నాయి నాకు కాంబినేషన్ సర్క్యూట్ ఉందని మీరు చూస్తారు కాబట్టి అవసరమైన కనీస గడియార వ్యవధిని లేదా గరిష్ట గడియార పౌన పున్యాన్ని అంచనా వేయడానికి నేను చెత్త కేసు జాప్యాన్ని అంచనా వేయవలసి ఉంటుంది ఇది నేను సాధారణంగా స్టాటిక్ టైమింగ్ విశ్లేషణను ఉపయోగిస్తాను ఇప్పుడు నేను చెబుతున్నది ఏమిటంటే కాంబినేషన్ సర్క్యూట్లో పొడవైన మార్గం తప్పనిసరిగా ఎక్కువ జాప్యం కానవసరం లేదు ఎందుకంటే మార్గం ఉండవచ్చు కానీ సర్క్యూట్ అలాంటి మార్గం ద్వారా సిగ్నల్ అనుసరించని విధంగా ఉండవచ్చు మనం మళ్ళీ కొన్ని ఉదాహరణలు చూస్తాము తరువాత ఈ మార్గాలను ఫాల్స్ మార్గాలు అని పిలుస్తారు ఒక మార్గం ఉందని మీరు రేఖాగణితంగా చూడగలిగే మార్గం ఉన్నాయి కాని సిగ్నల్ విలువకు సంబంధించి గేట్లు పని చేస్తాయి ఏ విధంగా అంటే ఆ సుదీర్ఘ మార్గాల్లో సిగ్నల్ ఎప్పుడూ విస్తరించదు కాబట్టి మీరు ఒక ఫాల్స్ మార్గాలను గుర్తించి వాటిని పరిశీలన నుండి తీసివేయగలిగితే మీ విశ్లేషణ చాలా వేగంగా మారుతుంది ఇది ఒక ముఖ్యమైన విషయం కాబట్టి నేను చెప్పినట్లుగా ఒకసారి మనము అవసరమైన రాక సమయం మరియు వాస్తవ రాక సమయాన్ని లెక్కించాము సర్క్యూట్లోని ప్రతి X పాయింట్ కి ఇది గేట్కు ఇన్పుట్ గేట్ యొక్క అవుట్పుట్ కొన్ని పిన్లకు మీరు ఈ మందగింపును లెక్కించవచ్చు కాబట్టి సానుకూల మందగింపు అంటే మీకు అవసరమైన రాక సమయం వాస్తవ సమయం కంటే ఎక్కువ సమయం అంటే సమయ ఉల్లంఘన లేదు RAT చిన్నది అయితే అంటే ఇది ప్రతికూలంగా ఉంది అంటే సమయ ఉల్లంఘన ఉంది ఇప్పుడు టైమింగ్ ఉల్లంఘన ఉంటే అప్పుడు మనము భౌతిక సంశ్లేషణ పునర్నిర్మాణం కోసం వెళ్ళాలి ఇక్కడ మనము నెట్లిస్ట్ను సవరించుకుంటాము తద్వారా వాస్తవ రాక సమయాన్ని తగ్గించవచ్చు తద్వారా ఈ స్లాక్ విలువను మళ్లీ 0 లేదా పాజిటివ్గా మార్చవచ్చు ఇప్పుడు మీరు దీన్ని చేయగల కొన్ని మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని నేను ఇప్పుడే వివరించాను ఇక్కడ నిర్వహించే మొదటి విధానం ఏమిటంటే క్లిష్టమైన మార్గంలో ఉన్న గేట్లను సిగ్నల్స్ వేగంగా ప్రచారం చేయడానికి పెంచవచ్చు కాబట్టి నా ఉద్దేశ్యం ఇలాంటిదే ఇక్కడ గేట్ ఉందని అనుకుందాము ఇన్వర్టర్ అనుకుందాము ఇక్కడ మరొక గేట్ ఉంది ఇది సమస్యను సృష్టిస్తున్న మార్గం అని అనుకుందాం దీని కోసం స్లాక్ విలువ నెగటివ్ గా ఉంది కాబట్టి మనము ఈ మార్గం యొక్క జాప్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మనము దీన్ని ఎలా చేయగలం చూద్దాం ఈ ఇన్వర్టర్ మీరు ఇన్వర్టర్ యొక్క CMOS స్థాయి సాక్షాత్కారాన్ని పరిశీలిస్తే ఇది కేవలం P రకం PMOS ట్రాన్సిస్టర్ ఇది NMOS కాబట్టి ఇన్పుట్ ఇక్కడ వస్తోంది అవుట్పుట్ ఇక్కడ నుండి వెళుతుంది అదేవిధంగా మీకు మరొకటి ఉంది కాబట్టి మీ సర్క్యూట్ ఇలా ఉంటుంది ఇది వేరే గేటును కుడివైపు నడపడం కావచ్చు మరికొన్ని గేట్లు డ్రైవింగ్ చేస్తున్నాయి కనుక ఇది వేరేదాన్ని నడుపుతుంది కాబట్టి మనము దీనిని మోడల్ చేసే విధానం ఏమిటంటే ఇవి ఇంటర్ కనెక్షన్ లైన్ అని మీరు చూస్తారు ఇక్కడ కొన్ని సమాంతర రేఖలు ఉంటాయి కెపాసిటెన్సులు ఉంటాయి గేట్ కెపాసిటెన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇది చివరికి గేట్ నడుపుతోంది కాబట్టి మీరు గేట్ MOS ట్రాన్సిస్టర్ గురించి ఆలోచిస్తే ఒక సమాంతర ప్లేట్ కెపాసిటర్ పైన గేట్ మరియు దిగువన ఉన్న ఉపరితలం వంటిది ఉంది ఉపరితలం సాధారణంగా గ్రౌన్దేడ్ అవుతుంది కాబట్టి మీరు మోడల్ చేయగలిగేది ఏమిటంటే ఇది ఒక కెపాసిటర్ కెపాసిటివ్ లోడ్లు నడుపుతున్నట్లుగా ఇదే విధంగా నేను వేరే గేటును నడుపుతున్నానని చెప్పినప్పుడు ఇక్కడ కూడా కొంత సామర్థ్యం ఉంటుంది దీనిని C1 అని పిలుద్దాం కాబట్టి ఒక గేట్ యొక్క అవుట్పుట్ వద్ద సిగ్నల్ 0 నుండి 1 వరకు వెళుతుందని నేను చెప్పినప్పుడు దీని అర్థం ఏమిటి అంటే కెపాసిటర్ ఈ మార్గం ద్వారా 0 నుండి అధిక వోల్టేజ్ వరకు ఛార్జ్ అవుతోంది కాబట్టి ఈ p రకం ట్రాన్సిస్టర్ మనకు కనబడుతోంది అదేవిధంగా ఈ గేట్ యొక్క అవుట్పుట్ 1 నుండి 0 కి వెళుతుందని నేను చెప్పినప్పుడు అంటే కెపాసిటర్ అప్పటికే ఛార్జ్ స్థితిలో ఉంది దీని మార్గం ద్వారా విడుదలవుతోంది కాబట్టి ఇప్పుడు ఈ ఉత్సర్గ మార్గం ఇలా ఉంటుంది కాబట్టి PMOS ట్రాన్సిస్టర్ లేదా NMOS ట్రాన్సిస్టర్ నిర్వహిస్తాయి నేను వాదన కోసమే ఊహిస్తే ఈ 2 ట్రాన్సిస్టర్ల యొక్క నిరోధకత వాహక స్థితిలో ఉన్నప్పుడు అవి సమానంగా ఉంటాయి కాబట్టి ఛార్జ్ డిశ్చార్జింగ్ జాప్యం RC తో గణించబడిన ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఈ పద్ధతిలో మనం ట్రాన్సిస్టర్ను స్కేల్ చేస్తున్నామని స్కేలింగ్ అప్ అంటే నా ఛానెల్ లేదా ఛానెల్ పైన ఉన్న గేట్ ఇంతకు ముందే చెప్పినట్లు ఇది 1 టెర్మినల్ ఇది 1 టెర్మినల్ ఇప్పుడు నేను ఏమి చేస్తున్నా నేను రెండు రేట్లు వెడల్పు చేస్తాను నేను విస్తృతంగా చేస్తే ఏమి జరుగుతుంది దీని నిరోధకత R అయితే ఈ నిరోధకత R2 అవుతుంది కాబట్టి నేను ట్రాన్సిస్టర్ను స్కేల్ చేస్తే వాటిని R2 చేస్తే అప్పుడు నా జాప్యం RC 2అవుతుంది అదేవిధంగా నేను జాప్యాన్ని పెంచాలనుకుంటే నేను దానిని ఇరుకైనదిగా చేయగలను నేను దానిని 2R గా చేయగలను కాబట్టి ట్రాన్సిస్టర్ను స్కేల్ చేయడం ద్వారా వైర్ల యొక్క విభిన్న విభాగాల జాప్యాన్ని నియంత్రించడానికి మనకు చాలా మంచి మార్గం ఉంటుంది ఇది మొదటి పాయింట్ ద్వారా మనము అర్థం చేసుకున్నాము క్లిష్టమైన మార్గాల్లో ఉన్న గేట్లను సిగ్నల్ను వేగంగా ప్రచారం చేయడానికి పెంచవచ్చు గడియారాలను గురించి చర్చిస్తున్నప్పుడు నేను మాట్లాడిన రెండవ విషయం దాన్ని మరోసారి చూద్దాం బఫర్లను పొడవైన క్లిష్టమైన వైర్లలో చేర్చవచ్చు పొడవు n ఉన్న పొడవైన తీగ ఉందని అనుకుందాము ఎల్మోర్ జాప్యం మోడల్కు సంబంధించి పంపిణీ చేయబడిన ప్రతిఘటనలు మరియు కెపాసిటెన్స్లను మనము పరిగణనలోకి తీసుకుంటే జాప్యం పొడవు యొక్క చతురస్రానికి రేట్లు ఉంటుంది కాబట్టి ఇది కొన్ని స్థిరమైన విలువకు సమానమని అనుకుందాము కాబట్టి మనము చెబుతున్నది ఏమిటంటే సర్క్యూట్ను వేగవంతం చేయడానికి ఇది హోల్డ్ లైన్ అని ప్రతిపాదన ఇప్పుడు మీరు మధ్యలో కొన్ని బఫర్లను చొప్పించండి కాబట్టి దానిని కొన్ని విభాగాలుగా విభజించండి m విభాగాలు 1 2 m వరకు ఉన్నాయని అనుకుందాము కాబట్టి ఇప్పుడు ప్రతి సెగ్మెంట్ జాప్యం ఎంత ఉంటుంది మొత్తం పొడవు n కాబట్టి వెడల్పు ప్రతి విభాగంలో n m ఉంటుంది ఎందుకంటే నేను చేసిన అలాంటి ముక్కలు ఉన్నాయి కాబట్టి ప్రతి విభాగం యొక్క జాప్యం అవుతుంది మరియు m ద్వారా గుణించబడిన m అటువంటి విభాగాలు ఉన్నాయి ఇది ఇక్కడ జాప్యం అవుతుంది కాబట్టి మీరు చిన్న గణన చేస్తే ఇది అవుతుంది కాబట్టి సుమారుగా జాప్యం m రెట్ల సమయం తగ్గుతుంది కాబట్టి కోర్సు యొక్క జాప్యాన్ని తగ్గించడానికి మీరు ఈ మధ్య బఫర్లను చొప్పించినట్లయితే మీరు చూస్తారు మనము చెల్లించే విలువ బఫర్లకు కొంత అదనపు ప్రాంతం ఇది వాస్తవానికి మీరు ఈ సర్క్యూట్ను వేగంగా మరియు మూడవదిగ చేయడానికి కొంచెం హార్డ్వేర్ పెట్టుబడి పెట్టడం జరుగుతుంది మొత్తం లోతును తగ్గించడానికి మీరు పునర్నిర్మించగల నెట్లిస్ట్ చెట్టు ఇది చాలా సులభం నేను చాలా సరళమైన ఉదాహరణ ఇస్తున్నాను మీకు ఇలాంటి నెట్లిస్ట్ ఉందని అనుకుందాం కేవలం 4 ఇన్పుట్ AND ఫంక్షన్ ఇన్పుట్లు A B C మరియు D అయితే అవుట్పుట్ ఉత్పత్తి ABCD కాబట్టి మీరు దీన్ని ప్రాథమికంగా ఈ విధంగా పునర్నిర్మించవచ్చు ఈ 2 క్రియాత్మకంగా సమానం కాబట్టి ఇక్కడ జాప్యం 3 ఇప్పుడు జాప్యం 2 గేట్ల 2 స్థాయిలు కాబట్టి నెట్లిస్ట్ యొక్క ఈ రకమైన పునర్నిర్మాణం కూడా సర్క్యూట్ యొక్క ఆలస్యాన్ని తగ్గించడానికి చాలా సులభమైన మార్గం మనం తరువాత ఇతర పద్ధతిని కూడా చూస్తాము కాబట్టి సర్క్యూట్ యొక్క జాప్యాన్ని ఎలా పెంచుతాము మనము తరువాత చర్చిద్దాము మరియు హోల్డ్ సమయ పరిమితులకు సంబంధించి ఇవి సమస్యను సృష్టించే ప్రారంభ సిగ్నల్ పరివర్తనాలు అని నేను పేర్కొన్నాను కాబట్టి హోల్డ్ టైమ్ అడ్డంకుల కోసం మనము ఇంతకుముందు చర్చించాము అంటే హోల్డ్ టైమ్ అడ్డంకిని పరిష్కరించడానికి మీరు అనుమతించదగిన పరిమితిలో ఉన్నారని మీ కాంబినేషన్ సర్క్యూట్ జాప్యం ఎల్లప్పుడూ హోల్డ్ మరియు ప్లస్ వక్రీకరించే సమయానికి సమానంగా కంటే ఎక్కువగా ఉండాలని మీరు చూసుకోవాలి మరియు ఈ కాంబినేషన్ జాప్యం ఇప్పుడు గరిష్టంగా ఉండకపోవచ్చు బహుశా ఇది సమానమైన దానికంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమయ్యే కనీస జాప్యం తప్పకుండా సమయానికి సమానంగా ఉండాలి కాబట్టి దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము తరువాతి ఉపన్యాసంలో మన చర్చ కొనసాగిస్తాము